న్యెరొ గా ఉండాలా విస్తృతంగా ఉండాలా లేదా వేరే రకంగా ఉండాలా ఈ ఇంటర్కనెక్షన్ మోడలింగ్ లో ప్రాథమికంగా ఈ సమస్యలను పరిశీలిస్తాము నేను చెప్పడానికి ప్రయత్నిస్తున్నది ఇదే ఆధునిక VLSI చిప్లో ట్రాన్సిస్టర్లు ఉన్నాయి అయితే చిప్ ప్రాంతంలో ఎక్కువ శాతం ఇంటర్కనెక్ట్లు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి ఈ రోజుల్లో ట్రాన్సిస్టర్లు చాలా చిన్నవిగా మారాయి మరియు ఇంటర్కనెక్షన్లు మన ఫంక్షనల్ సర్క్యూట్లను నిర్మించడానికి ట్రాన్సిస్టర్లను కనెక్ట్ చేయాలనుకునే విధానం అవి చిప్ ప్రాంతం మరియు డిలే పరంగా ఆధిపత్యం చెలాయిస్తాయి ఇది మనం ప్రస్తావించాము ఇప్పుడు లేఅవుట్ను సూచించడానికి అనేక మార్గాలు ఉన్నాయి ఇక్కడ స్టిక్ రేఖాచిత్రం అనేదాన్ని ఉపయోగించాను నేను మీకు వివరించాలనుకుంటున్నాను మళ్ళీ దీనికి తిరిగి వస్తాము దీనిని ఒక ఉదాహరణతో వివరించడానికి ప్రయత్నిస్తాను CMOS NOT గేట్ యొక్క ఉదాహరణను తీసుకుందాము CMOS NOT గేట్ యొక్క ఈ స్కీమాటిక్ రేఖాచిత్రం ఇలా కనిపిస్తుంది 2 ట్రాన్సిస్టర్లు ఉంటాయి ఇది p టైప్ ఇది n టైప్ ఇవి ఇన్పుట్ A మరియు ఇది అవుట్పుట్ f అవుతుంది ఇది మీ విద్యుత్ సరఫరా VDD అవుతుంది మరియు ఇది గ్రౌండ్ ఇప్పుడు ఈ CMOS NOT గేట్ యొక్క లేఅవుట్ చూస్తున్నాము తరువాత లేఅవుట్ అంశాలలోకి వస్తాము కానీ లేఅవుట్ ఎలా ఉంటుందో దానికి సంబంధించి మీకు పక్కనే ఒక స్కీమాస్వాగతం ఈ పాఠంలో మనం ఇంటర్కనెక్టింగ్ మోడలింగ్ తో ప్రారంభిస్తాము ఇంటర్కనెక్టింగ్ మోడల్ అంటే ఏమిటో అర్థం చేసుకుందాం మనం ఫిజికల్ డిజైన్ చూశాము సర్క్యూట్ యొక్క లేఅవుట్ను సృష్టించినప్పుడు దానిలో ఏమి ఉంటుంది ఇది ట్రాన్సిస్టర్లు ట్రాన్సిస్టర్లను ఉపయోగించి నిర్మించిన గేట్లు మరియు వాటి ఇంటర్కనెక్షన్ల వంటి ప్రాథమిక యాక్టివ్ కాంపోనెంట్స కలిగి ఉంటుంది ఇంటర్కనెక్ట్ మోడలింగ్ అంటే సిలికాన్ ఫ్లోర్ పైన కొన్ని వైర్లు లేదా ఇంటర్కనెక్షన్లు 2 పాయింట్ల మధ్య నడపడం ఆ ఇంటర్కనెక్షన్ల లక్షణాలు ఏమిటి ప్రధానంగా మనం 2 కోణాల నుండి ఆ లక్షణాలను చూస్తాము ఒకటి రెసిస్టివ్ ప్రాపర్టీ రెండవది కెపాసిటివ్ ప్రాపర్టీ ఇప్పుడు ఈ తీగల యొక్క రెసిస్టివ్ మరియు కెపాసిటివ్ ప్రాపర్టీ అర్థం చేసుకోవడానికి లేదా విశ్లేషించడానికి ముఖ్యమైనవి ఏ విధమైన డిలే లక్షణాలు మరియు నాయిస్ కప్లింగ్ అన్నది తరువాత చూద్దాము ఈ రకమైన లక్షణాలు ఆ ఇంటర్కనెక్షన్ లైన్తో సంబంధం కలిగి ఉంటాయి పంక్తుల పరిమాణానికి సంబంధించి చాలా సమస్యలు ఉన్నాయి పంక్తుటిక్ చూపిస్తున్నాను ఈ 2 ట్రాన్సిస్టర్లు p టైప్ మరియు n టైప్ కోసం ఇది డ్రేన్ అయితే ఇది సోర్స అవుతుంది ఈ కన్వెన్షన్ రివర్స చేయవచ్చు ఇది డ్రేన్ అయితే ఇది సోర్స ఒక ట్రాన్సిస్టర్ యొక్క సోర్స ఇతర ట్రాన్సిస్టర్ యొక్క డ్రేన్ కు అనుసంధానించ బడింది ఈ ఛానెల్ డిఫ్యూషన్ లేయర్ లో ఏర్పడుతుంది సాధారణంగా కలర్ కోడింగ్ ఉంది తరువాత చూద్దాం మీకు చెప్తాను ఇది ఇలా కనిపిస్తుంది ఇది పుల్ డౌన్ ట్రాన్సిస్టర్ కోసం సోర్స్ డిఫ్యూజన్ లేయర్కు డ్రెయిన్ మరియు పుల్ అప్ ట్రాన్సిస్టర్ కోసం సాధారణంగా దీన్ని వేరే రంగు ద్వారా చూపిస్తున్న అది చుక్కలుగా చూపిస్తాను ఇది బ్రౌన్ కలర్ లో చూపబడుతుంది ఈ సోర్స్ మరియు డ్రెయిన్ అనుసంధానించాలి సంప్రదింపు కనెక్షన్ ఉండాలి ఇది సాధారణంగా పెద్ద x సంజ్ఞామానం ద్వారా సూచించబడుతుంది ఇవి 2 డిఫ్యూజన్ ప్రాంతాలు ఇది p టైప్ ట్రాన్సిస్టర్ కోసం ఇది n టైప్ ట్రాన్సిస్టర్ కోసం మరియు పైన VDD దిగువ గ్రౌండ్ లైన్ ఉండాలి VDD మరియు గ్రౌండ్ లైన్లు మరొక రంగు ద్వారా సూచించబడతాయి VDD మెటల్ లైన్ అని ఇది గ్రౌండ్ లైన్ అనుకుందాం మరలా ఈ డిఫ్యూజన్ ప్రాంతాలను ఈ VDD గ్రౌండ్తో అనుసంధానించాలి కాబట్టి ఇక్కడ మరొక కనెక్షన్ ఉంది ఇక్కడ మరొక కనెక్షన్ ఉంది ఈ అవుట్పుట్ ఇక్కడ నుండి తీసుకోవాలి 2 సోర్స మరియు డ్రెయిన్ లు కనెక్ట్ అయ్యే స్థానం ఇది ఇక్కడ నుండి అవుట్పుట్ తీసుకోవాలి మరియు ఈ అవుట్పుట్ వేర్వేరు లేయర్స్ లో తీసుకోవచ్చు మనం లోహంపై తీసుకుంటున్నామని అనుకుందాం నీలం రంగు లోహానికి ఇక్కడ అవుట్పుట్ f ను పొందుతాను ఇప్పుడు ఇన్పుట్ల గురించి ఈ 2 ట్రాన్సిస్టర్ల గేట్లకు ఇన్పుట్లను కనెక్ట్ చేయాలి ఇలా ప్రాతినిధ్యం వహిస్తుంది ఎరుపు రంగు A ని సూచిస్తుంది ఈ CMOS ఇన్వర్టర్ యొక్క లేఅవుట్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూపించాను ఇది ఈ విభిన్న విభాగాల వెడల్పు ఇవి ఇంటర్కనెక్ట్లు ఇవి పంక్తులు లేదా వైర్లు కొన్ని రకాల వైర్లు చెప్పవచ్చు ఎందుకంటే అవి కొన్ని సంకేతాలను కూడా కలిగి ఉంటాయి మెటల్ తీగలు నీలం రంగు గేట్లను ఏర్పరుచు పాలిసిలికాన్ ఎరుపు రంగు మరియు చుక్కల ప్రాంతాలు డిప్యూషన్ రీజన్ ఆకుపచ్చ రంగుతో చూపబడుతాయి ఇది ఈ రకమైన సంజ్ఞామానం లేదా రేఖాచిత్రం కొన్నిసార్లు స్కీమాటిక్ అని పిలుస్తారు లేదా కొన్నిసార్లు సింబాలిక్ లేఅవుట్ అని సూచిస్తాము సాధారణంగా సింబాలిక్ అంటే ప్రతి ప్రాంతం రంగు లేదా వేరే షెడ్ ద్వారా సూచిస్తారు ఇప్పుడు తరువాతి ప్రశ్న ఏమంటే ఈ పంక్తుల వెడల్పు మరియు సెపరేషన్ ఎంత ఉందో తెలిస్తే అప్పుడు విస్తృతమైన రేఖాచిత్రాన్ని గీయవలసిన అవసరం లేదు ప్రతి ప్రాంతం ఒకే రేఖ ద్వారా సూచించవచ్చు ఇప్పుడు రేఖాచిత్రం ఇలా కనిపిస్తుంది ఇక్కడ ఉపయోగించిన అదే రంగు సమావేశాన్ని ఉపయోగిస్తున్నాను ఎరుపుతో ఇలాంటి కనెక్షన్ ఈ కాంటాక్ట్ లను చిన్న x సంకేతం ద్వారా సూచిస్తాను ఇది సమానమైన లేఅవుట్ దీనిని స్టిక్ రేఖాచిత్రం అంటారు ప్రతి పంక్తి 0 వెడల్పు రేఖ ద్వారా ప్రాతినిధ్యం వహిస్తుంది కాబట్టి దీనిని స్టిక్ రేఖాచిత్రం అంటారు ఇది స్టిక్ లాంటిది నీలం రంగు అంటే లోహం అని మీకు తెలుసు ఈ విధంగా ఒక గీతను గీసినప్పుడు ఈ రేఖ యొక్క కనీస వెడల్పు ఏమిటో అవ్యక్తంగా తెలుసు ఈ కనీస వెడల్పు మరియు విభజన నియమాలుకు తరువాత వస్తాము ఒకదానికొకటి సమాంతరంగా నడుస్తున్న పాలిసిలికాన్ లైన్ మరియు లోహ రేఖ ఉంటే వాటి మధ్య కనీస విభజన ఎలా ఉండాలి ఈ నియమాలు ఇప్పటికే తెలుసు ఒకసారి స్టిక్ రేఖాచిత్రాన్ని ఇస్తే ఆ స్టిక్ రేఖాచిత్రాన్ని నేరుగా లేఅవుట్లోకి మార్చడానికి ఉంటుంది సాధారణంగా డిజైనర్ లేఅవుట్ను సృష్టించినప్పుడు ఇది స్టిక్ రేఖాచిత్రం ఉంటుంది మనం తిరిగి వద్దాం నేను చెప్పినట్లుగా స్టిక్ రేఖాచిత్రంలో మనం గీసే పంక్తులు పరిమాణాలను సెట్ చేయబడినవి అంటే వెడల్పు మరియు సపరేషన్ చాలా వైర్లు పొరలు ఉన్నాయి వైర్లు తప్పనిసరిగా లోహంపై ఉండవు ఈ రేఖాచిత్రంలో కొన్ని తీగలు లోహంపై కొన్ని డిప్యూషన్ లో మరియు కొన్ని పాలిసిలికాన్పై ఉన్నాయి వాటిని వేర్వేరు రంగు ద్వారా సూచిస్తాము ఈ వైర్లలో కొన్నింటిలో ట్రాన్సిస్టర్లు ఉన్నాయి ఇక్కడ పాలిసిలికాన్ మరియు డిఫ్యూషన్ రేఖ క్రాస్ అయిన చోట ఒక క్రాస్ ఉంది మరియు ఇక్కడ మరొక క్రాస్ ఉంది ఒక ట్రాన్సిస్టర్ ఏర్పడుతుంది దానిని సర్కిల్గా చూపిస్తున్నాను ఇక్కడ ట్రాన్సిస్టర్ ఉంటుంది ఇక్కడ ట్రాన్సిస్టర్ ఉంటుంది ఇది మరొక కన్వెన్షన్ స్టిక్ డైగ్రామ్ లేఅవుట్లో మీరు పాలీసిలికాన్ మరియు డిఫ్యూషన్ రేఖను దాటుతున్నట్లు కనుగొన్నప్పుడు 2 ఆర్తోగోనల్ గా ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఒక ట్రాన్సిస్టర్ ఉంటుంది ఇక్కడ ఒక ట్రాన్సిస్టర్ ఉంటుంది కాబట్టి ఈ స్టిక్ డైగ్రామ్ లేఅవుట్లో వాస్తవానికి ఎడమ వైపున ట్రాన్సిస్టర్ స్థాయి రేఖాచిత్రం లేదా నెట్లిస్ట్కు అనుగుణంగా ఉంటుందని మీరు సులభంగా చూడవచ్చు టెక్నాలజీ స్కేలింగ్ ఉన్న వైర్లు సన్నగా మారుతున్నాయని నేను చెప్పాను మరియు అవి సన్నగా మారుతున్నప్పుడు రెసిస్టివ్ మరియు ఇతర ప్రభావాల ప్రభావం పెరుగుతోంది ఇంటర్కనెక్ట్ డిలే RC డిలే మరియు ఇతర విషయాల గురించి ఇంతకుముందు మాట్లాడాము ఆ జాప్యాలు ఆపరేషన్ వేగాన్ని నిర్ణయిస్తాయి మరియు విద్యుత్ వినియోగంపై ప్రభావం ఉంటుంది ఎందుకంటే 2 వైర్లు ఒకదానికొకటి సమాంతరంగా ఉన్నందున ఒక తీగపై కొంత సిగ్నల్ పరివర్తనం ఉంటే మరోదానిపై కెపాసిటివ్ ప్రభావం ఉంటుంది మరియు ఇతర తీగకు సిగ్నల్ ట్రాన్సిషన్ కూడా ఉంటుంది విద్యుత్ సమస్యల గురించి మాట్లాడేటప్పుడు సిగ్నల్ ట్రాన్సిషన్ లో కొంత డైనమిక్ పవర్ డెసిపేషన్ ఉంటుంది మరియు శబ్దం కూడా వస్తుంది శబ్దం సంగ్రహించబడవచ్చు ఉదాహరణ కీ ఒక లైన్లో ఈ సిగ్నల్లో కొంత మార్పు వచ్చినప్పుడల్లా కొంత శబ్దం కెపాసిటివ్గా కొన్ని ఇతర పంక్తికి జతచేయబడుతుంది శబ్దం యొక్క ప్రభావాన్ని తగ్గించడం లేదా కెపాసిటివ్ కప్లింగ్ అనుసరించే ది ఏమంటే ప్రత్యామ్నాయ పొరలు ఆర్తోగోనల్గా నడుస్తాయి దీని అర్థం చిప్ యొక్క లేఅవుట్ను సృష్టించినప్పుడు అనేక పొరలు నిర్మించబడ్డాయి మొదట సిలికాన్ పైన మనం డిఫ్యూషన్ తరువాత పాలిసిలికాన్ తరువాత లోహపు అనేక పొరలను సృష్టిస్తాము ఇప్పుడు వరుసగా 2 పొరలలో కెపాసిటివ్ ప్రభావం గరిష్టంగా ఉంటుంది ఎందుకంటే దూరంగా ఉంటే కెపాసిటెన్స విలువ తక్కువగా ఉంటుంది వరుస లేయర్ లో కెపాసిటివ్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కన్వెన్షన్ పరంగా చెప్పేది ఏమంటే 2 వైర్లు 2 వేర్వేరు లేయర్ లో నడుస్తుంటే అవి ఒకదానికొకటి పర్పెండికులర్ గా ఉండనివ్వండి ఈ 2 వైర్ల మధ్య ఓవర్లాప్ కనిష్టంగా ఉంటుంది ఫలితంగా కెపాసిటివ్ ప్రభావం కూడా తగ్గించబడుతుంది మీరు ఈ లేఅవుట్లో చూడవచ్చు మనం అలాంటి ఒక కన్వెన్షన్ అనుసరించాము ఈ డిఫ్యూషన్ మరియు పాలిసిలికాన్ పొరలు ఒకదానికొకటి పర్పెండికులర్ గా నడుస్తున్నాయి ఈ డిఫ్యూషన్ మరియు ఈ లోహం అవి కూడా ఒకదానికొకటి పర్పెండికులర్ గా నడుస్తున్నాయి సుమారుగా ఇది ఒక కన్వెన్షన్ డిజైనర్ అనుసరించి తద్వారా కెపాసిటివ్ ప్రభావం తగ్గిస్తారు ఇప్పుడు వైర్ జామెట్రీ గురించి మాట్లాడితే ఈ రేఖ చిత్రంలో 2 వైర్లు ఒకదానికొకటి సమాంతరంగా నడుస్తున్నట్లు చూపిస్తాము ఈ వైర్లు సిలికాన్ ఫ్లోర్ లో వేయబడ్డాయి వాస్తవానికి ఒక తీగ మందం 0 ఉండకూడదు పరిమిత మందం ఉంటుంది ఇది రెక్టాంగిల్ గా ఉండి 3 డైమెన్షనల్ వైర్ వలె సృష్టించబడింది అని చెప్పవచ్చు ఈ ఆకారం పొడవు L వెడల్పు w మరియు మందం t కలిగి ఉంటుంది అటువంటి 2 వైర్లు ఒకదానికొకటి సమాంతరంగా నడుస్తు వాటి మధ్య సపరేషన్ s కలిగి ఉంటాయి ఒక లేయర్ లో తీగ వెడల్పు s గా ఉండాలి మరియు మరొక లేయర్ నుండి సపరేషన్ s ఉండాలి నేను చెప్పదలచుకున్నది ఏమంటే పైనుండి చూస్తే ఇక్కడ ఒక వైర్ పోతుంది ఇలా మరొక సమాంతర వైర్ ఉంది మరొక సమాంతర వైర్ ఇలా ఉంది కాబట్టి వెడల్పు w అని మరియు సపరేషన్ s చెప్తున్నాము అదేవిధంగా ఇక్కడ s ఉంటుంది ఈ w ప్లస్ s కలిసి పిచ్ అంటారు కాబట్టి పిచ్ యొక్క ఇమ్ప్లికేషన్ ఫిజికల్ అని చెప్పగలరు పిచ్ అంటే ఒక నిర్దిష్ట ప్రాంతంలో లేదా ఒక నిర్దిష్ట పొడవులో ఎన్ని పంక్తులను గీయవచ్చు కాబట్టి మనకు వైర్ కోసం ఈ w ప్లస్ s స్థలం మిగిలి ఉండాలి మరియు తదుపరి వైర్ లేఅవుట్ వేయడానికి ముందు వేరుచేయాలి మనం లేఅవుట్ చేయాల్సిన 10 సమాంతర వైర్లు ఉంటే మీరు ఇవ్వవలసిన మొత్తం స్థలం 10 w s అవుతుంది ఇది పిచ్ను సూచిస్తుంది కాబట్టి పిచ్ ఒక విషయం మరియు ఈ వైర్లలో మరొక అంశం యస్పెట్ రేషియో అంటారు యస్పెట్ రేషియో మందం మరియు వెడల్పు పరంగా రిలేటివ్స్ జామెట్రీ సూచిస్తుంది t బై w అనేది యస్పెట్ రేషియో గా నిర్వచించబడుతుంది ఇంతకు మునుపు ఉన్న ప్రాసెస్ టెక్నాలజీలలో వైర్లు చాలా ఇరుకైనవి అని అవి చాలా వెడల్పుగా ఉన్నాయి అవి జామెట్రీ పరంగా చాలా విస్తృతంగా చాలా ఇరుకుగా ఉన్నాయి కాబట్టి యస్పెట్ రేషియో t బై w చాలా చిన్నది ఇంతకుముందు మనకు ఉన్నది ఇదే టెక్నాలజీ స్కేలింగ్తో ఈ ప్రాథమిక వైర్లను మరియు ఈ లేఅవుట్ల యొక్క ఈ విభాగాలను ఫ్యాబ్రికెట్ చేయడానికి మరింత ఖచ్చితమైన విధానం ఉంది కాబట్టి ఇప్పుడు వాటి వెడల్పు పరంగా చాలా సన్నగా ఉండే వైర్లను సృష్టించడం సాధ్యమవుతుంది w తగ్గిపోయింది మరియు ఆధునిక ప్రక్రియలలో క్రమం యొక్క యస్పెట్ రేషియో 2 కలిగి ఉండటం ఆచరణాత్మకమైనది అంటే మందం t అయితే వెడల్పు t బై 2 ఉంటుంది కాబట్టి మందం కంటే తక్కువ ఈ రోజు మనకు ఉన్నది ఇదే లేయర్ ను చూడటానికి సబ్ స్ట్రెట్ గురించి ఆలోచించినట్లయితే అనేక లేయర్లు ను చూపిస్తున్నాను నేను 180 నానోమీటర్ ప్రాసెస్ యొక్క ఒక ప్రత్యేక ఉదాహరణను తీసుకుంటున్నాను అది క్రొత్తది కాదు కానీ చెప్పడానికి ప్రయత్నిస్తున్న దాని యొక్క ఇమ్ప్లికెషన్స్ అర్థం చేసుకోవడంలో ఇది సహాయపడుతుంది అనేక లోహ పొరలు ఉండవచ్చు నేను ముఖ్యంగా లోహ పొరలను చూపిస్తున్నాను కనీసం 6 లోహ పొరలు ఇంకా ఎక్కువ ఉండవచ్చు సాధారణంగా లోహ పొరలు పెరుగుతాయి అతి తక్కువ లోహ పొరను మనం M1 తరువాత M2 తరువాత M3 తరువాత M4 అని పిలుస్తాము కాబట్టి నియమం ఏమిటంటే మీరు సబ్ స్ట్రెట్ వైపు తక్కువగా ఉన్నప్పుడు మేము వైర్లను మరింత ఖచ్చితంగా మరియు సన్నగా వేయవచ్చు మనం పైకి వెళ్లే కొద్దీ తీగలు మందంగా మారతాయి ఎందుకంటే ఉపరితలాలలో మరింత అవకతవకలు ఉండవచ్చు మరియు పై పొరలలో వేసిన సన్నని తీగలు అంత నమ్మదగినది కాదు కాబట్టి వైర్ల వెడల్పు పైకి వెళుతున్నప్పుడు కూడా విస్తృతంగా ఉంటుంది కాబట్టి మొదటి లోహ పొర M1 సాధారణంగా సన్నగా మరియు ఇరుకైనదిగా ఉంటుంది ఈ వైర్ ట్రాన్సిస్టర్లను అధిక సాంద్రత గల కణాలను అనుసంధానించడానికి ఉపయోగించబడుతుంది మరియు అధిక స్థాయి వైర్లు ఇంటర్కనెక్షన్ల కోసం ఉంటాయి M2 నుండి M4 వంటి 3 పొరలు అవి M1 కన్నా మందంగా ఉంటాయి అవి ఇంటర్ కనెక్షన్ల కోసం ఎక్కువ వైర్ల కోసం నడుస్తాయి M5 మరియు M6 మరింత మందంగా ఉంటాయి అవి విద్యుత్ సరఫరా మరియు క్లాక్ మరియు వంటి క్లిష్టమైన నెట్ను నడపడానికి ఉపయోగిస్తారు ఇక్కడ ఈ పట్టికలో మీరు ఈ 180 నానోమీటర్ ప్రాసెస్ యొక్క విలక్షణ విలువలను చూస్తే వైర్ వెడల్పు w మందం t మరియు యస్పెట్ రేషియో కూడా ఏమిటి మీరు దీనికి తిరిగి రండి సెపరేషన్ s మందం t మరియు వెడల్పు w ఇక్కడ ఇవి లేయర్ 1 నుండి 6 వ లేయర్ వరకు కదులుతున్నాయని కాబట్టి వైర్లు మందంగా మారుతున్నాయి వెడల్పు పెద్దదిగా మారుతోంది సెపరేషన్ కూడా పెరుగుతోంది కాబట్టి యస్పెట్ రేషియో సాధారణ గణన చేస్తే అది 1 92 0 2 మరియు 2 కాబట్టి సుమారు 2 కాబట్టి యస్పెట్ రేషియో 2 గా ఉంటుంది

తరువాత వైర్ రెసిస్టెన్స వస్తుంది ఈ తీగలు మందం పొడవు వెడల్పుతో ఈ రకమైన రెక్టాంగిల్అర్ బ్లాక్లు అటువంటి బ్లాక్ కోసం ఒక చివర నుండి మరొక చివర వరకు ఉన్న రెసిస్టెన్స ఈ విధమైన సమీకరణం ద్వారా ఇవ్వబడుతుంది ρ అనేది రెసిస్టివిటీ అని పిలువబడే స్థిరాంకం రెసిస్టెన్స పొడవు L కు ప్రపొషనల్ ఉంటుంది ఇది మందం t కి ఇన్వెర్స్లిప్రపొషనల్ ఉంటుంది మరియు వెడల్పు w కు ఇన్వెర్స్లిప్రపొషనల్ ఉంటుంది ఇప్పుడు యూనిట్ మందానికి రెసిస్టెన్స t సాధారణంగా ఒక నిర్దిష్ట పొరకు స్థిరంగా ఉంటుంది కాబట్టి ρ t Rc అని పిలువబడే ఒక నిర్దిష్ట విలువగా నిర్వచించాము కాబట్టి మనం చెబుతున్నది ఏమిటంటే ఈ R R𑂽 l w కు సమానం R⧠ ఏమి సూచిస్తుంది L w కు సమానంగా ఉంటే అప్పుడు R R⧠ కి సమానం కాబట్టి R⧠ అంటే ఏమిటి R⧠ అనేది ఒక చదరపు ఆకారంలో ఉండే వైర్ యొక్క రెసిస్టెన్స ఎందుకంటే చదరపు ఆకారంలో ఉన్న వైర్ l w కు సమానంగా ఉంటుంది కాబట్టి వైర్ ఇలా కనిపిస్తుంది l మరియు w సమానంగా ఇవి 2 టెర్మినల్స పొడవు వెడల్పు ఒకటే ఇది స్క్వేర్ ఇలా ఉందా లేదా ఈ స్క్వేర్ పెద్దదా అనే దానితో సంబంధం లేదు కాబట్టి l మరియు w సమానంగా ఉన్నంతవరకు ఈ సమీకరణం ప్రకారం దాని రెసిస్టెన్స్ విలువ ఒకే విధంగా ఉంటుంది దీని అర్థం R⧠ ఇప్పుడు లైన్ ఇలా ఉందని అనుకుందాం పొడవైనది దీనిలో చిన్న చిన్న బాక్స లు ఉన్నాయి టెర్మినల్స మధ్య రెసిస్టెన్స ఎంత ఉంటుంది ప్రతి బాక్స్ లో R⧠ రెసిస్టెన్స్ ఉంటుంది కాబట్టి ఇది 4 × R⧠ రెసిస్టెన్స ను కలిగి ఉంటుంది వైర్ యొక్క రెసిస్టెన్స ను అంచనా వేయడానికి ఒక సరళమైన విధానం మీరు అతిచిన్న స్క్వేర్ ఆకారపు లక్షణాన్ని తీసుకొని ఎన్ని స్క్వేర్ లు కనిపిస్తున్నాయో లెక్కించండి ఒక నిర్దిష్ట సందర్భంలో వెడల్పు w ఉంటే w ఏదైనా కావచ్చు ఇది w మరియు పొడవు l సహజంగా w l కంటే తక్కువగా ఉంటుంది ఇక్కడ మీరు w బై w యొక్క పరిమాణాన్ని కలిగి ఉన్నారని అనుకుంటారు ప్రతి స్క్వేర్ w బై w అని ఊహించుకోండి అప్పుడు చతురస్రాల సంఖ్య lw గా ఇవ్వబడుతుంది కాబట్టి రెసిస్టెన్స Lw R⧠ ఈ సమీకరణం ద్వారా ఇవ్వబడింది రెసిస్టెన్స్ విలువను ఈ విధంగా అంచనా వేస్తారు ఈ రేఖాచిత్రం వాస్తవానికి మీకు చెబుతుంది మీరు చతురస్రాల సంఖ్యను లెక్కించండి మీ వైర్ ఈ ఆకారంలో లేదా కారకంగా ఉందా వెడల్పును రెట్టింపు చేయండి మరియు పొడవును కూడా రెట్టింపు చేయండి మీ రెసిస్టెన్స విలువ అదే ఉంటుంది ఇది ఆలోచన నేను ఒక గేటును స్కేలింగ్ అప్ లేదా స్కేలింగ్ డౌన్ చేస్తున్నాను అని చెప్పినప్పుడు ఒక గేటును పెద్దదిగా లేదా చిన్నదిగా చేస్తున్నాను ఇక్కడి కాన్సెప్ట్ ఇది ఛానెల్ ప్రాంతం డిఫ్యూషన్ మరియు పాలిసిలికాన్ ఓవర్లాప్ ప్రాంతం పెరుగుతుంది లేదా తగ్గుతుంది మరియు ఎన్ని చతురస్రాలు ఉన్నాయో గమనించడం ద్వారా ప్రాథమిక రెసిస్టెన్స్ R స్క్వేర్ R⧠ పరంగా రెసిస్టెన్స యొక్క ఖచ్చితమైన విలువను మనం అంచనా వేయవచ్చు ఇంటర్కనెక్షన్ల పరంగా ఇంటర్కనెక్షన్లు సాధారణంగా లోహంపై వేయబడతాయి అంతకుముందు మనం ఇంటర్కనెక్షన్ల కోసం అల్యూమినియం ఉపయోగించాము ఇవి రెసిస్టివిటీ అల్యూమినియం 2 8 మైక్రో ఓంల సెంటీమీటర్ రెసిస్టివిటీని కలిగి ఉందని చూడవచ్చు కాని బంగారం రాగి మరియు వెండి వంటి పదార్థాలు మంచి రెసిస్టివిటీని కలిగి ఉంటాయి బంగారం ఖరీదైనది కాని రాగి చవకైనది రాగికి 1 7 అని చెప్పగలిగినంత మంచిది వెండి పోల్చదగినది కాబట్టి ఆధునిక ప్రక్రియలు సాధారణంగా రాగిని ఉపయోగిస్తాయి కాని రాగితో ఉన్న ఒక సమస్య ఏమంటే రాగి అణువులు సిలికాన్గా వ్యాపించి తద్వారా ట్రాన్సిస్టర్ను దెబ్బతీస్తాయి కాబట్టి సరైన జాగ్రత్త తీసుకోవాలి తద్వారా వ్యాప్తి అవరోధం ఏర్పడుతుంది మరియు ఈ రాగి పొరలు వైర్లు విస్తరణ అవరోధం చుట్టూ ఉండాలి ఈ పద్ధతులు ఉపయోగించబడతాయి మరియు సాధన చేయబడతాయి ఇవి వేర్వేరు మెటల్ పొరల యొక్క విలక్షణ రెసిస్టెన్స విలువలు షీట్ రెసిస్టెన్స గురించి మాట్లాడాను షీట్ రెసిస్టెన్స ప్రతి బాక్స కు ఓం ఇది మీ ప్రాథమిక R బాక్స R బాక్స విలువ మెటల్ 1 కు రెసిస్టెన్స 0 08 ఉంది ఎందుకంటే పంక్తులు ఇరుకైనవి కానీ మీరు పైకి వెళ్ళేటప్పుడు పంక్తులు మందంగా మారుతాయి కాబట్టి రెసిస్టెన్స విలువ 0 02 తగ్గుతుంది అదేవిధంగా పాలిసిలికాన్ లోహం కంటే చాలా ఎక్కువ 3 నుండి 10 వరకు డిఫ్యూషన్ సిల్లిసైడ్ ఉంటే 3 నుండి సిల్లిసైడ్ అనేది ప్రత్యేక పద్ధతిలో లో సృష్టించినది సిల్లిసైడ్ లేకపోతే చాలా సరళమైనది అప్పుడు నిరోధక విలువ పెరుగుతుంది రెసిస్టెన్స విలువ ఇలా మారుతుంది పైకి వెళ్లేకొద్దీ విలువలు మారుతున్నాయి క్రిందికి వెళ్తే విలువలు పెరుగుతుంది మరొక సమస్య కాంటాక్ట్ రెసిస్టెన్స ఎప్పుడైనా 2 పొరల మధ్య కాంటాక్ట్ కావాలన్నప్పుడు నేను ఎరుపు మరియు నీలం మధ్య కనెక్షన్ చూపిస్తున్నాను ఎరుపు పాలిసిలికాన్ను నీలం లోహాన్ని సూచిస్తుంది సాధారణంగా నాకు కట్ లేదా కాంటాక్ట్ అవసరం అలాంటి ప్రతి కాంటాక్ట్ కు సాధారణంగా 2 నుండి 20 ఓంల వరకు మారగల రెసిస్టెన్స్ విలువను కలిగి ఉంటుంది ఎక్కువ రెసిస్టెన్స కొన్ని ఇతర సమస్యలకు RC డిలే అవుతుంది కాంటాక్ట్ రెసిస్టెన్స తగ్గించాలనుకుంటే ఒకే కాంటాక్ట్ కి బదులుగా మీరు చాలా చిన్న కాంటాక్ట్ లను ఉపయోగించవచ్చు ఇక్కడ 2 వైర్లు పక్కపక్కనే నడుస్తున్నా ఈ విధంగా కొన్ని చిన్నవి ఉండవచ్చు ఈ విండోలో ఈ 8 కాంటాక్ట్లు అదేవిధంగా ఒక మూలలో ఉన్నచోట 16 4 బై 4 కాంటాక్ట్లు ఉన్నాయని మీరు చూస్తారు ఫలితం ఏమిటంటే ఈ కాంటాక్ట్ యొక్క నికర రెసిస్టెన్స విలువ తక్కువగా ఉంటుంది ఇది సాధారణంగా జరుగుతుంది ఇప్పుడు వైర్ కెపాసిటెన్స గురించి మాట్లాడుతున్నాను ఒక నిర్దిష్ట లేయర్ పై నడుస్తున్న ఒక తీగను పరిగణించాను ఒక వైపు వీక్షీస్తున్నాను అదే లేయర్ లో సమాంతరంగా నడుస్తున్న ఇతర వైర్లు ఉండవచ్చు పై లేయర్ పై కొన్ని వైర్లు దిగువ లేయర్ లో కొన్ని వైర్లు నడుస్తాయి నేను మొత్తం కెపాసిటివ్ ఎఫెక్ట్ గురించి మాట్లాడేటప్పుడు ఈ ప్రక్కనే ఉన్న వైర్ల మధ్య కెపాసిటెన్స ఉండవచ్చు దానిని C అడ్జసెన్ట్ పిలుస్తాను కుడి వైపున ఒకటి ఎడమవైపు ఒకటి ఉంది కాబట్టి సహకారం రెండుసార్లు ఉంటుంది పై లేయర్ C టాప్ మరియు C బాటమ్ ఉన్న లైన్ కెపాసిటెన్స కాబట్టి ఈ వైర్ అనుభవించే మొత్తం రెసిస్టెంట్స లేదా కెపాసిటెన్స C టోటల్ అవుతుంది కాబట్టి మీరు మంచి అంచనా వేయాలనుకున్నప్పుడు దీనిని పరిశీలించాలి ప్రక్కనే ఉన్న లేయర్ వైర్లు ఒకదానికొకటి ఆర్తోగోనల్ కావడానికి కారణం C టాప్ మరియు C బాటమ్ విలువలను తగ్గించడం అవి పూర్తిగా సమాంతరంగా నడుస్తుంటే కెపాసిటెన్స విలువ అన్నింటికన్నా ఎక్కువగా ఉంటుంది అందుకే వాటిని ఆర్తోగోనల్గా చేస్తారు కాబట్టి మీరు గుర్తుచేసుకుంటే సమాంతర ప్లేట్ కెపాసిటర్ యొక్క కెపాసిటెన్స విలువ ఈ వ్యక్తీకరణ ద్వారా ఇవ్వబడుతుంది ఇక్కడ ε మాధ్యమం యొక్క డైఎలెక్ట్రిక్ కాన్స్టెంట్ A అనేది పలకల ప్రాంతం మరియు d సపరేషన్ కాబట్టి ఎంత ఎక్కువ అతివ్యాప్తి అంత ఎక్కువ ప్రాంతం అంత ఎక్కువ కెపాసిటెన్స వైర్లు లేదా పలకల మధ్య అంత ఎక్కువ దూరం అంత తక్కువ సామర్థ్యాలు ఉంటాయి మనం సాధారణంగా చేసేది ఇదే మరియు ε ఖాళీ స్థలం యొక్క డైఎలెక్ట్రిక్ కాన్స్టెంట్ తో పారామీటర్ k గుణించబడడం ద్వారా వస్తుంది ఇది ε0 మరియు సిలికాన్ డయాక్సైడ్ కొరకు k యొక్క విలువ సాధారణంగా 3 9 ఈ రోజుల్లో k యొక్క విలువ తక్కువ కలిగిన కొన్ని పదార్థాలను ఉపయోగించడానికి ప్రయత్నిస్తాము ఇది ఉపయోగించబడుతుంది అంటే పార్లర్ ప్లేట్ కెపాసిటెన్స వివిధ లేయర్లా కెపాసిటెన్స ఈ బ్లొక్ సాలిడ్ బ్లొక్ బ్లాక్ లో చూపించాను ఇది కెపాసిటర్ యొక్క ప్లేట్ను సూచిస్తుంది కెపాసిటెన్స ఏర్పడే పైన మరియు క్రింద లేయర్ లు ఉండవచ్చు సాధారణంగా వైరింగ్ కెపాసిటెన్స విలువలు ఇక్కడ చూపించబడ్డాయి పాలిసిలికాన్ టు సబ్స్ట్రేట్ ఇది ఫెమ్టో ఫరాడ్ బై మైక్రోమీటర్ స్క్వేర్ మైక్రాన్ స్క్వేర్ సబ్స్ట్రేట్కు 0 058 మెటల్ 1 తక్కువ మెటల్ 2 ఇంకా తక్కువ మెటల్ 3 తక్కువ కానీ డిఫ్యూషన్ లేయర్ సబ్స్ట్రేట్కు మధ్య ఇది గణనీయంగా ఎక్కువగా ఉంటుంది 0 36 మరియు 0 46 ఈ గణాంకాలు అటువంటి పాత ప్రక్రియ కోసం ఒక మైక్రాన్ CMOS ప్రక్రియ కానీ సాంకేతికత విలువలను తగ్గించినందున సాపేక్ష విలువలు ఇప్పటికీ సమానంగా ఉంటాయి ఆ డిఫ్యూషన్ కెపాసిటెన్స్ ఆధిపత్యం చెలాయిస్తుంది ఈ గ్రాఫ్ వాస్తవానికి ఈ రెండవ మెటల్ లేయర్ M2 కోసం మీకు చూపిస్తుంది వైర్ల వెడల్పుతో కెపాసిటెన్స విలువ ఎలా మారుతుంది చూపిస్తుంది ఈ వైపు నేను కెపాసిటెన్స చూపిస్తాను మరియు ఇది వెడల్పు మరియు చూపబడిన ఈ విభిన్న ప్లాట్లు అవి వేర్వేరు పిచ్ అంటే సపరేషన్ ను సూచిస్తాయి కాబట్టి వైర్లు విస్తృతంగా సపరేట్ చేయబడితే అతిపెద్ద డాట్స్ చూపినట్టు s ఇన్ఫినిటీ కి సమానం ఇక్కడ కెపాసిటెన్స అతి తక్కువ కానీ వైర్లు దగ్గరవుతున్న కొద్దీ కెపాసిటెన్స విలువలు పెరుగుతున్నది కాబట్టి ఈ సాధారణ ధోరణి అన్ని లేయర్ కు ఉంటుంది ఈ ఆలోచనను మీకు ఇవ్వడానికి నేను ఈ రేఖాచిత్రాన్ని చూపించాను దీనితో మనం ఈ పాఠం చివరికి వచ్చాము తరువాతి పాఠంలో ఈ ఇంటర్కనెక్ట్ మోడలింగ్పై మరికొన్ని సమస్యలతో కొనసాగుతాను